కాబట్టి మనము 1D లో ఒక ష్రోడింగర్ ఈక్వేషన్ చర్చించాము అప్పుడు మనము ఫ్రీ పార్టికల్స్ పై కూడా చర్చించాము మరియు ఇది లోహాలకు సంబంధించినది మనము స్పెరికల్లీ సిమెట్రిక్ పొటెన్షియల్ కోసం ష్రోడింగర్ సమీకరణాన్ని కూడా చర్చించాము ఇది హైడ్రోజన్ అణువు లేదా హైడ్రోజన్ అయాన్లకు సంబంధించినది మరియు ఈ ఉపన్యాసం అనేది ఈ కోర్సు లో మనం చేయబోయే చివరి ఉదాహరణ మనము పీరియాడిక్ పొటెన్షియల్ లో ఉన్న ఎలక్ట్రాన్లు లేదా పార్టికల్స్ పై దృష్టి పెట్టబోతున్నాము మరియు మళ్లీ మనం ఒక డైమెన్షనల్ కేసులకు పరిమితం అవుతాము బ్యాండ్ లు ఎలా తలెత్తుతాయో మీకు తెలియజేయడానికి ఇది సరిపోతుంది మరియు ఇది సాలిడ్ లకు సంబంధించినది సాధారణంగా లోహాలు కూడా ఇలాగే ఉంటాయి మరియు ముఖ్యంగా సెమీకండక్టర్లు మరియు ఇన్సులేటర్ లను ఈ ఎలక్ట్రాన్ ల ను పీరియాడిక్ పొటెన్షియల్ తో పరిగణించవచ్చు మరియు దానికి కారణం సాలిడ్ ల యొక్క బ్యాండ్ సిద్ధాంతం కాబట్టి నిర్దిష్టంగా పీరియాడిక్ పొటెన్షియల్ స్ అంటే ఏమిటో వాటి గురించి చూద్దాం కాబట్టి నేను 1D V లో పీరియాడిక్పొటెన్షియల్ గురించి మాట్లాడినప్పుడు ఇది V xa ఇక్కడ a అనేది పీరియాడిసిటీ ఈ చిత్రాలను రూపొందించడం ద్వారా నేను దీనిని వివరిస్తాను కాబట్టి ఉదాహరణకు నేను ఈ విధమైన పొటెన్షియల్ కలిగి ఉంటే స్పష్టంగాహారిజాంటల్ అక్షం మీద నేను y అక్షం మరియు x వెంట పొటెన్షియల్ ఎనర్జీ ని చూపించాను మరియు డాటెడ్ లైన్ల ద్వారా నేను చూపిస్తున్న ఈ లెవెల్ V 0 అని చెప్పండి మరియు ఎరుపు డాటెడ్ లైన్ల ద్వారా నేను చూపిస్తున్న పొటెన్షియల్యొక్క ఎత్తు V అప్పుడు కొంత దూరం తర్వాత సంభావ్యత పునరావృతమవుతుంది కాబట్టి ఇది పీరియడ్ a కాబట్టి ఈ పొటెన్షియల్ V అనేది V xa కు సమానం ఇది చాలా తేలికైన ఉదాహరణ ఉదాహరణకు మనం ఒక డైమెన్షనల్ పరమాణువులను సమాన దూరాలతో వేరు చేసి ∞ నుండి వరకు అన్ని మార్గాల వరకు ఉండవచ్చు కాబట్టి ఇవి 1D లో ఆకుపచ్చ డాట్ల ద్వారా చూపబడిన అణువులు మరియు ప్రతి దానికి స్వంత పొటెన్షియల్ ఉంటుంది కాబట్టి నేను ఆ పొటెన్షియల్ ఇలా చేయనివ్వండి మరియు సరైన వివరణ కోసం నేను ఒక డైమెన్షనల్ అణువు యొక్క స్థానానికి పరిమితం చేస్తాను మరియు ఇది ప్రతిచోటా ఒకే విధంగా ఉంటుంది చివరగా నేను ఈ పొటెన్షియల్ అన్నిటినీ జోడించినప్పుడు నేను పొందేది నేను ఇక్కడ ఆకుపచ్చ రంగులో చూపుతున్నటువంటి పొటెన్షియల్ అది పరమాణువుల మధ్య దూరం యొక్క పీరియడ్ ని కలిగి ఉంటుంది కాబట్టి ఇది కూడా పీరియాడిక్ పొటెన్షియల్ దీనిలో ష్రోడింగర్ సమీకరణాన్ని మనము పరిష్కరించాలనుకుంటున్నాము పొటెన్షియల్ యొక్క పీరియాడిసిటీ ఒక పరిష్కారాన్ని సులభతరం చేస్తుంది అలాగే నాకు కొత్త క్వాంటం సంఖ్య k ని ఇస్తుంది ఫ్రీ ఎలక్ట్రాన్ ల కోసం నేను eikx పరిష్కారం కలిగి ఉన్నానని గుర్తు చేసుకోండి ఇక్కడ k ఇక్కడ మొమెంటమ్కి సంబంధించినది నేను క్వాంటం నంబర్ k ని కూడా కలిగి ఉంటాను అయితే దయచేసి k లో ఉన్న సారూప్యతతో వెళ్లవద్దు k ఈ సందర్భంలో మొమెంటమ్ ను సూచించదు అని మనం చూద్దాం కాబట్టి ఈ పొటెన్షియల్ లో సారూప్యత ఉన్నప్పుడల్లా నన్ను దీనిని ఇలా చేయనివ్వండి నేను మొత్తం విషయాన్ని a ద్వారా ప్రదర్శిస్తే అంటే నేను ఈ పాయింట్ను a ద్వారా ఊహించుకుంటాను కాబట్టి ఈ విషయం ఇలా కనిపిస్తుంది అసలు ఈ సిస్టమ్ నుండి షిఫ్ట్ చేయబడిన సిస్టమ్ని మీరు నిజంగా వేరు చేయలేరు కాబట్టి v ఇది V xa మరియు ఎరుపు దేమో V ఇది సిమెట్రీని గుర్తుకు వస్తుంది ఇంతకు ముందు V V కు సమానమైన సందర్భాలలో మనము సిమెట్రీ ను ఎదుర్కొన్నాము మరియు ఆ సందర్భంలో వేవ్ ఫంక్షన్ ψ యొక్క సరి లేదా బేసి ఫంక్షన్ అని మనము చూపించాము కాబట్టి సిమెట్రీ ఈ లక్షణాన్ని వేవ్ ఫంక్షన్ గా మారుస్తుంది అదేవిధంగా ఇక్కడ ఈ సారూప్యత ఉంది మనము ఒక లేదా పీరియాడిసిటీ ద్వారా మారినప్పుడు సిస్టమ్ సరిగ్గా అదే విధంగా కనిపిస్తుంది ఇది పొటెన్షియల్ సిద్ధాంతం అనే సిద్ధాంతం ద్వారా వర్ణించబడిన వేవ్ ఫంక్షన్ గా నిర్దిష్ట ప్రాపర్టీకి దారితీస్తుంది పొటెన్షియల్ సిద్ధాంతాన్ని ప్రేరేపించడానికి x 0 గురించి సమరూపమైన పొటెన్షియల్ కోసం మనము ఈ నిర్ధారణకు ఎలా చేరుకున్నామో మళ్లీ గుర్తుచేసుకుందాం కాబట్టి ఈ సందర్భంలో ష్రోడింగర్ సమీకరణం 22md2dx2VxxEψx మరియు ఆ సందర్భంలో మనం చేసినది x ను x ద్వారా భర్తీ చేసాము కాబట్టి మనము x y అనేది x కి సమానం అని వ్రాశాము అందుచేత x పరంగా సమీకరణం మైనస్ 22md2dy2V yyEψy అయింది అందువలన సమీకరణం 22md2dx2VyyEψy అయింది 2 సమీకరణాలు సరిగ్గా ఒకేలా ఉన్నాయని గమనించండి కాబట్టి వాటికి ఒకటే పరిష్కారం ఉంది మరియు అందువల్ల పరిష్కారాలు కాంస్టెంట్ గా మారవచ్చు కాబట్టి మాకు x y లకు సమానంగా కొన్ని కాంస్టెంట్లు ఉన్నాయి లేదా మనకు xసమానమైన మొత్తం స్థిరాంకం x ఉంది కాబట్టి నేను విలువ గా మార్చినప్పుడు లేదా తిరిగినప్పుడు 2 అలాగే ఉన్నందున సిస్టమ్ ఒకే విధంగా ఉంటుంది C అనేది 1 లేదా 1 కావచ్చు అది వేవ్ ఫంక్షన్ బేసి ఫంక్షన్ గా ఉండాలి అనే నిర్ధారణకు దారితీసింది లేదా ఈ పీరియాడిక్ సిస్టమ్ లో మనం ఇప్పుడు అదే పని చేయబోతున్నాం కాబట్టి నేను ఇప్పుడు పొటెన్షియల్ సిద్ధాంతం గురించి చర్చించబోతున్నాను ఈ సందర్భంలో V xa V లాగానే ఉంటుంది కాబట్టి నా ష్రోడింగర్ సమీకరణం 22mψVxxEψx నేను y x a కి సమానమని వ్రాస్తాను అప్పుడు నాకు 22md2dy2Vy ayEψy ఉంది ఇప్పుడు V అనేది V లాగానే ఉంటుంది మరియు అందువలన ఈ సమీకరణం 22md2dy2VyyEψy ఇప్పుడు ఈ 2 సమీకరణాలు సరిగ్గా ఒకే విధంగా ఉన్నాయి కాబట్టి y ని నేను గరిష్టంగా కలిగి ఉన్నాను ఇది xa అయితే మొత్తం కాంస్టెంట్ x కి సమానంగా ఉంటుంది ఇదే ముగింపు ఇప్పుడు నేను దీన్ని మరొకసారి చేయగలను కాబట్టి నేను ఇప్పుడు నా అసలు సమీకరణం 22md2dx2VxxEψx గా వ్రాయగలను అలాగే y x 2 a కి సమానంగా తీసుకోండి కాబట్టి నేను సిస్టమ్ను 2 ద్వారా మార్చినప్పటికీ నిజంగా ఏమీ మారదు కాబట్టి మళ్లీ నేను సమీకరణం 22md2dy2Vy 2axEψy సరిగ్గా అదే సమీకరణాన్ని కలిగి ఉంటాను కాబట్టి నేను yC2 x పొందబోతున్నాను కాబట్టి మనం లాటిస్ ను లేదా పొటెన్షియల్ ను a ద్వారా మారిస్తే నేను yC1x పొందుతాను మరియు లాటిస్ను 2 a ద్వారా మార్చుకున్నట్లయితే నాకు yC2xవస్తుంది ఇప్పుడు దీని గురించి ఆలోచించండి నేను లాటిస్ ను ఒక్కొక్కటిగా మార్చినట్లయితే ఒక సమయంలో 2a షిఫ్ట్లు జరిగితే నేను రెండవ సందర్భంలో ను C12ψ గా పొందేవాన్ని మరియు ఇది C2C12 ను నిర్ధారణ చేసే సంఖ్య 1 అని సూచిస్తుంది ముగింపు లో రెండవ పాయింట్ ఏమిటంటే సిస్టమ్ a లేదా 2 a లేదా 3 a లేదా 3 ద్వారా షిఫ్ట్ చేసిన తర్వాత ఒకేలా కనిపిస్తుంది అందువలన 2 మారలేదు ఒక నిర్దిష్ట పాయింట్ వద్ద ఒక పార్టికల్ ను కనుగొనే పొటెన్షియల్ మారదు నేను సిస్టమ్ని మార్చినట్లయితే అది ఇన్ఫైనైట్ సిస్టమ్ కనుక C2అనేది C1 C2 లేదా C3అయితే అది 1 కి సమానం కాబట్టి నాకుC2 ప్రాతినిధ్యం వహించే C ఉంది షిఫ్ట్ 2 a ద్వారా ఇది C C కు సమానం మరియు ప్రతి దానికీ మాడ్యులస్ ఒక్కటే మరియు అందువల్ల నాకు ఉన్న ఏకైక ఎంపిక C మొత్తాన్నిc1 eika C రెండు లక్షణాలను సంతృప్తిపరిచింది అందుచేత నేను కలిగి ఉంటాను అలాగే దానిని a ద్వారా బదిలీ చేస్తే eikaψ కు సమానంగా ఉంటుంది ఒక వేవ్ ఫంక్షన్ పొటెన్షియల్ ఎనర్జీ లో V V xa కి సమానం కాబట్టి పార్టికల్ పీరియాడిక్ పొటెన్షియల్ లో కదులుతుంటే అది సంతృప్తి పరచబోయే ప్రాపర్టీ ఇది కాబట్టి వేవ్ ఫంక్షన్ తో కాలానుగుణమైన పొటెన్షియల్ ఎనర్జీ తో పార్టికల్స్ కదిలే ఈ పొటెన్షియల్ సిద్ధాంతాన్ని వ్రాద్దాం అంటే xaeikaψ అది పొటెన్షియల్ సిద్ధాంతం అదే విషయాన్ని వ్రాయడానికి మరొక మార్గం ఏమిటంటే వేవ్ ఫంక్షన్ లుxeikxuk ఇక్కడ uk పీరియాడిసిటీ తో పీరియాడిక్ గా ఉంటుంది ఇది ఆటోమాటిక్ గా ఎగువ ప్రాపర్టీ ని సంతృప్తిపరుస్తుంది ఎలా కాబట్టి నేను xaeikxaukxa ను కలిగి ఉంటాను మరియు u పీరియాడిక్ గా ఉన్నందున నేను దీనిని eikxeikauk లాగా పొందుతాను మరియు ఇది eikaψ తో సమానంగా ఉంటుంది ఇప్పుడు నన్ను దీనిని k x అని లేబుల్ చేయనివ్వండి ఇప్పుడు దీనిని k x గా లేబుల్ చేయనివ్వండి రెండిటికీ ఒకే ప్రాపర్టీ లు కలిగి ఉంటాయి ఇది బ్లాచ్ సిద్ధాంతం వేవ్ ఫంక్షన్ పిరియాడిక్ పొటెన్షియల్ ని కలిగి ఉంటుంది పిరియాడిక్ పొటెన్షియల్ తో కదిలే పార్టికల్కి పైన పేర్కొనబడిన విధంగా లేదా క్రింద పేర్కొనబడిన విధంగా వేవ్ ఫంక్షన్ ని కలిగి ఉంటుంది ఇవి రెండు ఒకటే అందువలన చాలా ఆసక్తికరమైన లక్షణాలను పొందగలుగుతాము ఇప్పుడు వేవ్ ఫంక్షన్ లో k x ను eikxuk ద్వారా లేబుల్ చేస్తున్నాను Vxa V ఒక కాంస్టెంట్ కి సమానంగా ఉంటే అప్పుడు ఆ సందర్భంలో పార్టికల్ ఫ్రీ గా ఉంది మరియు వేవ్ ఫంక్షన్ kxeikxuk కాబట్టి ఆ సందర్భంలో అది 1 అవుతుంది కాబట్టి పొటెన్షియల్ పెరిగినప్పుడు కాంస్టెంట్ గా ఉండదు కానీ పీరియాడిక్ గా ఉంటుంది దీనికి ఆ కాంస్టెంట్ లేదా 1కి భిన్నంగా ఉండే uk మీకు లభిస్తుంది రెండవ సందర్భంలో k పార్టికల్ యొక్క మొమెంటమ్ ను సూచిస్తుంది ఎలా ఎందుకంటే నేను eikx లో పనిచేసే p ఆపరేటర్ని తీసుకుంటే నాకు ℏkeikx వస్తుంది కాబట్టి ఈ విషయాలను చర్చిస్తున్నప్పుడు మనము పదేపదే చెప్పినట్లుగా ఇది మొమెంటం ఇంతకు ముందు kxeikxuk అయితే k పార్టికల్ యొక్క మొమెంటమ్ ఇవ్వదు ఎందుకంటే ఇది మొమెంటమ్ యొక్క ఐగెన్ స్థితి కాదు కాబట్టి మొమెంటమ్ కన్సర్వ్ కాలేదు నేను pkxi∂xeikxuk చేస్తానా అని కూడా చూడటం చాలా సులభం మరియు ఇది ఖచ్చితంగా ≠Ceikxuk ఇది దానికి సమానం కాదు కాబట్టి మొమెంటమ్ కన్సర్వ్ కాలేదు కాబట్టి ఈ స్టేట్ లకు మొమెంటమ్ నిజంగా నిర్వచించబడదు k అనేది మంచి క్వాంటం సంఖ్య ఇది సిమెట్రీ కి సంబంధించినది మీరు మొత్తం సిస్టమ్ను a పీరియడ్ తో అనువదించినట్లయితే ఏమీ మారదు ఇప్పుడు నేను kxeikxuk వ్రాసేటప్పుడు దీనిని eikuk అని కూడా వ్రాయవచ్చు నేను ఇప్పుడు వివరించబోతున్నాను కాబట్టి Vxa V కు సమానంగా ఉన్నప్పుడు V ను ఫోరియర్ సిరీస్ ఉపయోగించి nCnein2πax లో వ్రాయవచ్చు మరియు ఈ Cn లు నేను V యొక్క n వ భాగం అని పిలవబోతున్నాను కాబట్టి నేను దీనిని nVnein2πax అని వ్రాయబోతున్నాను V0 ప్రాథమికంగా ఒక కాంస్టెంట్ మరియు V1 V2 ఇవన్నీ కాంస్టెంట్లు ఇప్పుడు V0 కి ఒక ప్రత్యేక ప్రాముఖ్యత ఉంది ఎందుకంటే n 0 నాకు ein2πax1 ఇస్తుంది అందువల్ల V0 ప్రాతినిధ్యం అనేది పొటెన్షియల్ కు సంబంధించిన సూచన పాయింట్ మాత్రమే కాబట్టి ఇది నిజంగా పరిష్కారాన్ని ప్రభావితం చేయదు ఎనర్జీ కోసం రిఫరెన్స్ పాయింట్ని మారుస్తుంది కాబట్టి పరిష్కారాన్ని ప్రభావితం చేసే పొటెన్షియల్ భాగాలు v 1 v 2 మరియు మొదలైనవి కాబట్టి మనకు V nVnein2πax కి సమానం నేను 2πaG1 మరియు n2πa Gn అని పిలవబోతున్నాను మరియు వీటిని రెసిప్రొకల్ లాటిస్ వెక్టర్స్ అని పిలుస్తారు కానీ నేను మీకు పేరు తెలియచేస్తున్నాను కానీ ఇప్పుడు V nVneiGnx వ్రాయండి అలాగే eiGna1అని గమనించండి మీకు తెలిసిన ఫోరియర్ థీరం కాబట్టి V xa V లాగానే మారుతుంది కాబట్టి Gn 2πa మరియు అందువలన రెసిప్రొకల్ స్పేస్ లేదా రెసిప్రొకల్ లాటిస్ వెక్టర్స్ kxeikxuk మరియు uk కూడా పీరియాడిక్ కాబట్టి నేను uk nuneiGnx కి సమానం కాబట్టి నాకు kxeikxnukxeiGnx ఉంది నేను దీనిని eikG1xnuneix కి సమానంగా వ్రాయగలను నేను దీనిని eikG2xnuneix అని కూడా వ్రాయగలను ఒకవేళ నేను అలా చేసినప్పటికీ ఏదైనా eia లేదా eia 1 కాబట్టి nuneix కూడా అదే పీరియాడిసిటీ a తో పీరియాడిక్ గా ఉంటుంది కాబట్టి నేను kx eikxukx అని వ్రాయగలను అది eikG1xukG1 లాగా ఉంటుంది అదే పొటెన్షియల్ సిద్ధాంతాన్ని సంతృప్తిపరుస్తుంది నేను దీనిని eikG2xukG2 అని కూడా వ్రాయగలను అందువల్ల తుది పరిష్కారం అలాగే ఉంటుంది మరియు అందువల్ల మనము పీరియాడిక్ పొటెన్షియల్ లో k kG1 kG2 మరియు అన్నీ సమానంగా ఉంటాయి కాబట్టి నేను k kG1 kG2 ద్వారా వేవ్ ఫంక్షన్ ని లేబుల్ చేయగలను మరియు అప్పుడు మనము k 2 ని నిర్దిష్ట బౌండరీలలో పరిమితం చేస్తాము కాబట్టి మనం ఇప్పుడే చూసినది ఏమిటంటే నాకు k ఉంటే దానిని eikxuk అని వ్రాయబడుతుంది నేను కూడా దీనిని eikGxukG కలిగి ఉన్నట్లు వ్రాయగలను మరియు రెండూ స్పష్టంగా పొటెన్షియల్ యొక్క సిద్ధాంతం G ని సంతృప్తిపరుస్తాయి నేను చెప్పినట్లుగా కొంత n2πa కాబట్టి k మరియు ఏదైనా k G అనేవి వేవ్ ఫంక్షన్ కు సంబంధించినంతవరకు అవి సమానం దీనికి కారణం వేవ్ ఫంక్షన్ యొక్క పీరియాడిసిటీ మరియు లాటిస్ యొక్క పీరియాడిసిటీ కాబట్టి మనం అనుసరించే కన్వెన్షన్ ఏంటంటే k ను aనుండి a కి పరిమితం చేయడం కాబట్టి కేవలం చిత్ర పరంగా చూపించడానికి నా దగ్గర 0 a 2a మరియు మొదలైనవి ఉంటే a 2a అప్పుడు మనం ఇప్పటి వరకు చర్చించినది 0 వద్ద ఈ పాయింట్ నేను ఎరుపు రంగు సర్కిల్ ద్వారా చూపిస్తున్నది ఈ పాయింట్తో సమానం ఒక పాయింట్ a మరియు a మొదలైన వాటికి సమానం మరియు ఈ 2 a అప్పుడు 4a మరియు మొదలైన వాటికి సమానం కాబట్టి చేసేది ఏమిటంటే వీటన్నింటిపై k ని పేర్కొనడానికి బదులుగా మన ఈ k ని ఈ మైనస్ a నుండి కి పరిమితం చేస్తాము మరియు అందువల్ల మనము మొత్తం k స్థలాన్ని మ్యాప్ చేస్తాము కాబట్టి దీనిని మొదటి బ్రిలౌయిన్ జోన్ అంటారు కాబట్టి మనము మొదట బ్రిలౌయిన్ జోన్లో పని చేస్తున్నాము నేను మీకు ఈ పదాలను ఇస్తున్నాను కాబట్టి మీరు వాటిని వింటే మీరు నిజంగా భయపడాల్సిన అవసరం లేదు ఇవన్నీ సమానమైనవి కాబట్టి నేను k లోపు a నుంచి a కి పని చేయడాన్ని పరిమితం చేయవచ్చు ఇప్పుడు మనము keikxuk రాసినందున పరిష్కారం వ్రాయగలము మరియు uk పీరియాడిక్ కాబట్టి మనము దీనిని eikx∑un eiGnx అని వ్రాస్తాము దీనినే ∑un eikGnx అని వ్రాశాను కేవలం కన్వెన్షన్ కోసమే un దీనిని Cn యొక్క కొంత కోఎఫీషియంట్ Cn గా వ్రాస్తాను కాబట్టి నేను kxn ∞CneikGnx ను రాస్తున్నాను నేను వేవ్ ఫంక్షన్ రాయడానికి ఇది మరొక మార్గం మరియు ఈ వేవ్ ఫంక్షన్ అన్ని మొమెంటాలను k k G1 k G2 k G3 మరియు అన్నింటినీ కలిగి ఉందని మీరు చూస్తారు k G1 k G2 మరియు మొదలైనవి అందువలన మరియు n ∞ నుండి వరకు మారుతూ ఉంటుంది అందువలన నేను k k G1 k G2 k G3 ద్వారా వేవ్ ఫంక్షన్ ను పేర్కొన్నప్పటికీ అది పట్టింపు లేదు ఇవన్నీ సమానమైనవని నేను చూపేందుకు మరొక మార్గం నేను మళ్లీ k విలువని మొదటి బ్రిలౌయిన్ జోన్లో G1 2 నుండి G1 2 వరకు పరిమితం చేస్తాను ఇప్పుడు ఒకసారి మనము ఈ సమీకరణాన్ని కలిగి ఉన్నాము కాబట్టి ఇది మూడవ మార్గం ఒకలా పొటెన్షియల్ సిద్ధాంతాన్ని వ్యక్తం చేయవచ్చు అంటే kx n ∞CneikGnxరూపంలో ఉంటుంది మరియు Cns కోసం సమీకరణాన్ని వ్రాయడంలో ఆపై బ్యాండ్ నిర్మాణాన్ని పొందడం నుండి ఈ రూపం మనకు ఉపయోగపడుతుంది అందుకే దీన్ని పరిచయం చేయండి కాబట్టి నేను పొటెన్షియల్ సిద్ధాంతం పరిచయంతో ముగిస్తాను కాబట్టి ఒక పీరియాడిక్ పొటెన్షియల్ లో ఒక పార్టికల్ కదులుతున్నప్పుడు V విలువ V xa కు సమానం అలాగే V x2a కు సమానం మరియు అందువలన ఆ వేవ్ ఫంక్షన్ బ్లోచ్ యొక్క సిద్ధాంతాన్ని సంతృప్తిపరుస్తుంది బ్లోచ్ సిద్ధాంతం అంటే ఏమిటి కాబట్టిψ అంటే xa అనేది eikaψ కు సమానం మరియు మనము దీనిని k ద్వారా లేబుల్ చేస్తాము దీనిని మరొక రూపంలో వ్యక్తీకరించవచ్చు ఆ ψ ను మళ్లీ నేను k అని లేబుల్ చేస్తాను eikxuk కు సమానంగా ఉంటుంది ఇక్కడ u కూడా ukxa కు పీరియాడిక్ గా ఉంటుంది చివరకు నేను ఇలా కూడా వ్రాయగలను kxn ∞CneikGnx